అనువర్తనాలపై ఈ మాడ్యూల్లో యుఎవిల వాడకంపై ప్రత్యేక ఉపన్యాసం చేర్చాను UAV యొక్క పూర్తి రూపంగా UAV మానవరహిత వైమానిక వాహనం కాబట్టి యుఎవిలు ఉదాహరణకు డ్రోన్లు UAV లకు మంచి ఉదాహరణలు మీలో చాలా మంది విన్నారు కాబట్టి యుఎవిలు బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా అనేక విభిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవి ప్రాథమికంగా ఈ స్వయంప్రతిపత్త మానవరహిత వాహనాలను నిర్వహించడానికి కొన్ని కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి యుఎవిలు వేర్వేరు అనువర్తనాలను కలిగి ఉన్నాయి పరిశ్రమలలోని అనువర్తనాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి మన దేశంలో మరియు ఇతర దేశాలలో యుఎవిలు వేర్వేరు పనులను చేయడానికి అన్వేషించబడుతున్నాయి UAV లు పరిశ్రమలో మానవరహిత పద్ధతిలో స్వయంచాలకంగా ప్రదేశాలకు చేరుకోవడానికి అన్వేషించబడుతున్నాయి ఇవి ప్రాథమికంగా మానవులకు చేరుకోవడం కష్టం లేదా అందుబాటులో ఉన్నాయి విషపూరిత వ్యర్ధాలు ఉన్నందున మరియు మానవులు ప్రాథమికంగా అక్కడికి వెళ్లడం ప్రమాదకరం కాబట్టి మీరు యుఎవిలను ఈ విధంగా రూపొందించవచ్చు ఈ ఎగిరే వస్తువులు సురక్షితమైన ప్రదేశం నుండి ఎగురుతాయి మరియు మారుమూల ప్రదేశంలో దిగవచ్చు మరియు వేర్వేరు డేటాను సేకరించగలవు ఆ రిమోట్ స్థానం నుండి వేర్వేరు నమూనాలను సేకరించగలవు ఇది ప్రమాదకరం ఇది బహుశా మానవులకు అందుబాటులో ఉండకూడదు యుఎవిలు కూడా వివిధ రకాలైన అనువర్తనాలను కలిగి ఉన్నాయి మేము వేర్వేరు ఇతర అనువర్తనాల గురించి వివరంగా మాట్లాడుతాము యుఎవిలకు ఆరోగ్య సంరక్షణలో దరఖాస్తు ఉంది యుఎవిలకు వ్యవసాయంలో దరఖాస్తులు ఉన్నాయి యుఎవిలకు తయారీ కర్మాగారాలలో దరఖాస్తులు ఉన్నాయి ఉక్కు కర్మాగారాలలో అణు విద్యుత్ ప్లాంట్లలో అణు వికిరణం యొక్క ప్రమాదాలు మరియు అణు రియాక్టర్లకు దగ్గరగా ఉండవచ్చు ఇక్కడ అణు వికిరణాలు మరియు వాటి బహిర్గతం ప్రమాదం ఉంది మరియు మానవులు వెళ్లి నమూనాలను తీసుకోవడం లేదా నమూనాలను సేకరించడం లేదా కొన్ని చేయడం కష్టం పర్యవేక్షణ కార్యకలాపాల రకాలు కాబట్టి యుఎవిలు ఈ విభిన్న కార్యకలాపాలన్నింటినీ రిమోట్గా చేయడానికి సహాయక హస్తంగా రావచ్చు ఇది మానవులకు చేయటం కష్టం కాబట్టి యుఎవిలు చాలా సహాయపడతాయి కాబట్టి పరిశ్రమలోని యుఎవిలు వేర్వేరు పనులను చేయడంలో సహాయపడతాయి మరియు పరిశ్రమలో మనం ఒకే యుఎవిల గురించి మాట్లాడటం లేదు మేము కనెక్ట్ అయిన యుఎవిల గురించి యుఎవిల సమూహాల గురించి మాట్లాడుతున్నాము అంటే ఒకదానితో ఒకటి మాట్లాడగల యుఎవిలు యుఎవిలు ఒక యుఎవి నుండి మరొక యుఎవికి సందేశాలను పంపగలవు మరియు తరువాత తిరిగి భూ నియంత్రణ కేంద్రానికి పంపవచ్చు కాబట్టి యుఎవిలు మరియు కనెక్ట్ చేయబడిన యుఎవిలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి యుఎవిలు నెట్వర్క్లను టెరెస్ట్రియల్ ఐయోటి నెట్వర్క్లను ఏరియల్ ఐఒటి నెట్వర్క్లకు విస్తరించగలవు కాబట్టి యుఎవిలు భూగోళ డొమైన్కు మించి విస్తరించవచ్చు మరియు సమాచారాన్ని భూమి నుండి తీసుకువెళ్ళవచ్చు అంటే భూగోళ డొమైన్ నుండి వైమానిక వరకు కాబట్టి భూగోళ IoT నెట్వర్క్లను వైమానిక IoT నెట్వర్క్లకు అనుసంధానించడం మరియు తరువాత వైమానిక నుండి సంకేతాలను భూమికి తిరిగి పంపడం కాబట్టి ఇవన్నీ UAV ల సహాయంతో చేయవచ్చు కాబట్టి సింగిల్ యుఎవిల వాడకం యుఎవిల అనుసంధానమైన యుఎవిల సమూహాల వాడకం కూడా చాలా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఈ కనెక్ట్ చేయబడినవి ఒకే యుఎవిల కంటే కొన్ని పనులను చాలా సమర్థవంతంగా సాధించగలవు కాబట్టి యుఎవిలను విద్యుత్ ప్లాంట్లలో తయారీ కర్మాగారాలలో వివిధ పరిశ్రమలలో మరియు వివిధ ప్రదేశాలలో మోహరించవచ్చు వేర్వేరు పేలోడ్లను సర్దుబాటు చేయగలిగే అవసరాలను బట్టి అవి అనువర్తన యోగ్యమైన పేలోడ్లను తెలియజేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ వేర్వేరు యుఎవిల ద్వారా అనుకూలమైన పేలోడ్లను తీసుకెళ్లవచ్చు UAV లు పరిశ్రమలోని ఒక పాయింట్ నుండి లోడ్ను ఎత్తగలవు మరియు పరిశ్రమలోని మరొక పాయింట్కు లోడ్ను విడుదల చేయగలవు మరియు పారిశ్రామిక కర్మాగారంలో లోడ్ను రవాణా చేసే సంప్రదాయ మార్గాల కంటే చాలా సమర్థవంతంగా దీన్ని చేయగలవు లేదా ఒక శక్తి లేదా తయారీ కర్మాగారం కాబట్టి యుఎవిలు వేర్వేరు డేటాను కొలిచేందుకు సహాయపడతాయి వేర్వేరు ప్రదేశాల నుండి ప్రత్యేకించి రిమోట్ ప్రదేశాల నుండి డేటాను చేరుకోవడం కష్టం స్థానాలను చేరుకోవడం కష్టం మానవులకు ప్రమాదకర ప్రదేశాలు మరియు మొదలైనవి UAV లను కూడా పునరుత్పత్తి చేయగలిగేలా చేయవచ్చు అంటే ఈ యుఎవిలు కొన్ని అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి మరియు ఆ అవసరాలు మారినట్లయితే డైనమిక్గా అవి పునరుత్పత్తి చేయబడతాయి ఈ యుఎవిలతో మరియు ఈ అనుసంధానించబడిన యుఎవిలు లేదా యుఎవిల సమూహాలతో చాలా విభిన్నమైనవి చేయవచ్చు పరిశ్రమలలో UAV లు వేర్వేరు డేటాను సేకరించడానికి వేర్వేరు కొలతలను సేకరించడానికి ఈ UAV లకు అనుసంధానించగల వివిధ సెన్సార్లను ఉపయోగించి సహాయపడతాయి యుఎవిలు ఎండ్ టు ఎండ్ కనెక్షన్ను సాధించడంలో సహాయపడతాయి ఎందుకంటే నేను మీకు భూసంబంధమైన కనెక్షన్ని మాత్రమే కాకుండా భూగోళ వైమానికానికి వైమానిక నుండి భూసంబంధమైన వాటికి కూడా చెప్తున్నాను కాబట్టి UAV లు సాధారణంగా వినియోగదారు నుండి నియంత్రిక వరకు వైర్లెస్ ద్వారా ఎండ్ టు ఎండ్ కనెక్షన్ను కలిగి ఉంటాయి SCADA వంటి పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థతో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి UAV లు సహాయపడతాయి మరియు మరొక ఉపన్యాసంలో మేము ఇప్పటికే అర్థం చేసుకున్న SCADA వివరాలు కాబట్టి ఇది ప్రాథమికంగా పర్యవేక్షక నియంత్రణ పర్యవేక్షక డేటా సముపార్జన మరియు మొదలైన వాటి కోసం కాబట్టి స్కాటర్ పరికరాలు మరియు యుఎవిలతో వాటి అనుసంధానం కూడా పారిశ్రామిక ఐఒటి రంగంలో జరుగుతున్న వాస్తవికత యుఎవిలు ఏరియల్ ఇమేజరీ విజువల్ ఇమేజరీ థర్మల్ ఇమేజరీ మరియు ఫ్యాక్టరీ స్టేషన్లు మరియు సబ్స్టేషన్ల రేడియో ఫ్రీక్వెన్సీ ఇమేజరీలను కూడా తీసుకోగలవు కాబట్టి నేను ఇంకేముందు వెళ్ళే ముందు నేను మీకు రెండు వేర్వేరు విషయాలు చూపించాలనుకుంటున్నాను కాబట్టి యుఎవి శారీరకంగా ఎలా కనిపిస్తుందో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇది UAV కి ఉదాహరణ మరియు ఇది UAV కి ఉదాహరణ కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఈ UAV కి వేర్వేరు భాగాలు ఉన్నాయి ఈ UAV కి ఇది ఒక ప్రొపెల్లర్ ఇది UAV యొక్క ప్రొపెల్లర్ మీరు చూడగలిగినట్లుగా ఇది క్వాడ్కాప్టర్ కాబట్టి ఇది క్వాడ్కాప్టర్ కాబట్టి ఇందులో నాలుగు వేర్వేరు రోటర్లు నాలుగు వేర్వేరు ప్రొపెల్లర్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి హెక్సాకోప్టర్లు క్వాడ్కాప్టర్ ఆక్టోకాప్టర్లు ఉండవచ్చు అంటే 6 ప్రొపెల్లర్లు 8 ప్రొపెల్లర్లు మరియు మొదలైనవి ఉండవచ్చు కాబట్టి ఇవి ఈ వేర్వేరు ప్రొపెల్లర్లు మరియు ఈ ప్రొపెల్లర్లు మోటార్లు తిప్పడం వల్ల అవి తిరుగుతాయి కాబట్టి ఈ ప్రొపెల్లర్లు ఈ మోటారులకు అనుసంధానించబడి ఉన్నాయి ఇది మోటారు కాబట్టి కింద ఇది మోటారు అని మీరు చూడవచ్చు ఇది చిన్నది ఎరుపు రంగు ఒకటి మోటారు కాబట్టి ప్రొపెల్లర్ ఒక మోటారుకు అనుసంధానించబడి ఉంది ఇది వాస్తవానికి UAV వాస్తవానికి మా ల్యాబ్లో మా డిపార్ట్మెంట్ CSE IIT ఖరగ్పూర్లోని డిపార్ట్మెంట్లోని సమూహ ప్రయోగశాల మేము UAV లతో చాలా పని చేస్తాము మరియు ఇది మేము పనిచేసే అటువంటి UAV మరియు ఇది వాస్తవానికి వ్యవసాయ చిత్రాల కోసం మేము దానిని వ్యవసాయ చిత్రాల కోసం ఉపయోగిస్తాము మరియు కాబట్టి ఇది క్వాడ్కాప్టర్ UAV మరియు ఈ UAV పూర్తిగా స్వయంప్రతిపత్తమైన UAV అంటే దీన్ని ఆపరేట్ చేయడానికి మీకు రిమోట్ కంట్రోల్ అవసరం లేదు మరియు మేము మా ప్రయోగశాలలో పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగి ఉన్నాము నేను మీకు చెప్తున్నప్పుడు వివిధ భాగాలను వివరించడం కొనసాగించండి కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక ప్రొపెల్లర్ అదేవిధంగా 4 వేర్వేరు ప్రొపెల్లర్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రొపెల్లర్లకు కనెక్ట్ చేయబడినవి ఈ మోటార్లు నేను మీకు చూపించిన ఎరుపు రంగు కాబట్టి 4 వేర్వేరు మోటార్లు ఉన్నాయి మోటార్లు వేర్వేరు స్పెసిఫికేషన్లలో రావచ్చు మీరు అధిక సామర్థ్యం గల మోటార్లు కలిగి ఉండవచ్చు కాబట్టి మీకు అధిక సామర్థ్యం గల మోటార్లు ఉంటే అధిక ఎత్తు అధిక థ్రస్ట్ బిట్ మెరుగైన పేలోడ్ మోసే సామర్థ్యం మొదలైనవి కాబట్టి ఈ మోటార్లు మరియు మీరు కలిగి ఉన్నది ఇది APM అని పిలువబడుతుంది ఇది ఒక నియంత్రిక కాబట్టి ఈ నియంత్రిక ప్రాథమికంగా ఈ విభిన్న మోటారులను నియంత్రిస్తుంది ఈ మోటార్లు ప్రాథమికంగా 4 వేర్వేరు మోటార్లు ఉన్నాయి మరియు ఈ మోటార్లు అవి రెండు వేర్వేరు దిశలలో తిరుగుతాయి మరియు ఒక మోటార్లు ఈ విధంగా తిరుగుతాయి మరియు ఈ ఒకటి ఈ రెండు మోటార్లు అపసవ్య దిశలో తిరుగుతాయి అయితే ఈ రెండు మోటార్లు సవ్యదిశలో తిరుగుతాయి కాబట్టి ప్రొపెల్లర్లు కూడా ఒక సెట్ ప్రొపెల్లర్లు సవ్యదిశలో తిరుగుతాయి మరొక సెట్ అపసవ్య దిశలో తిరుగుతుంది మరియు ఇది ప్రాథమికంగా ఈ UAV కి లిఫ్ట్ తీసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి యుఎవి రూపకల్పనలో ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇది ఈ APM కంట్రోలర్ అని నేను మీకు చెప్తున్నాను ఇది ప్రాథమికంగా మన వద్ద ఉన్న ఈ విభిన్న మోటారులను నియంత్రిస్తుంది మరియు ఇది ఈ GPS యూనిట్ ఇది విమానంలో ఉన్నప్పుడు ఈ పరికరం యొక్క GPS స్థానాన్ని పొందడానికి సహాయపడుతుంది ఒక కోరిందకాయ పై ఇంటెలిజెంట్ కంట్రోలర్ కూడా ఉంది నా ఉద్దేశ్యం లేదా ఇంటెలిజెంట్ డివైస్ సర్వర్ ఇది చాలా గణన చేయగలదు మరియు ఈ గణన ఈ యుఎవి చేత స్వీకరించబడిన లేదా సేకరించిన కొన్ని డేటాపై స్థానికంగా నిర్వహించబడుతుంది కాబట్టి ఈ రాస్ప్బెర్రీ పై ఈ పరికరం ద్వారా కొన్ని గణనలు చేయబడతాయి మరియు ఈ కోరిందకాయ పై కూడా పంపగల కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఇక్కడ ప్రాసెస్ చేయలేని ఇతర డేటాను పంపించడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ యుఎవిని వేర్వేరు సెన్సార్లతో అమర్చవచ్చు ఇది అలాంటిది ఇది అమర్చిన సెన్సార్ కాబట్టి ఇది ప్రాథమికంగా సౌర సెన్సార్ ఇది ప్రాథమికంగా సౌర వికిరణం యొక్క తీవ్రతను గుర్తించగలదు కాబట్టి ఇది సౌర సెన్సార్లు సూర్య సెన్సార్ మరియు మొదలైనవి అప్లికేషన్ నిర్దిష్ట అవసరాలను బట్టి వేరే ఇతర సెన్సార్లు ఉన్నాయి ఈ ఇతర సెన్సార్లు కూడా ఈ యుఎవికి జతచేయబడతాయి మీథేన్ సెన్సార్ కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్ వంటి వివిధ గ్యాస్ సెన్సార్లను గ్యాస్ పర్యవేక్షణ కోసం ఉంటే అది ఉండవచ్చు ఈ విభిన్న గ్యాస్ సెన్సార్లన్నింటినీ ఈ యుఎవికి అమర్చవచ్చు ఈ యుఎవి ఎగురుతున్నప్పుడు ఈ గ్యాస్ సెన్సార్లు ఈ గ్యాస్ సెన్సార్లు ఒకే చోట కాకుండా గ్యాస్ ఏకాగ్రత డేటాను సేకరిస్తాయి కానీ ఈ యుఎవి ఎగురుతున్న పెద్ద ప్రాంతంపై ఎగురుతున్నందున ఈ గ్యాస్ ఏకాగ్రత మరియు దాని గురించి డేటా విమానంలోని ఈ వేర్వేరు ప్రదేశాలలో గ్యాస్ గా ration తను కూడా తిరిగి పొందవచ్చు కాబట్టి పర్యవసానంగా ఇది ఏమి జరగబోతోంది ఇది మొబైల్ సెన్సార్ యూనిట్ లాగా ఉంటుంది ఇది మొబైల్ సెన్సార్ యూనిట్ లాగా ఉంటుంది ఇది విమానంలో ఉన్నప్పుడు చాలా డేటాను సేకరిస్తుంది కాబట్టి ఇది UAV ల వాడకం యొక్క ప్రయోజనం మరియు ఈ UAV లను ఈ విభిన్న సెన్సార్లతో సరిపోతుంది కాబట్టి ఈ యుఎవిని కెమెరాలతో కూడా అమర్చవచ్చు ఇది ఒక కెమెరా ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే మీరు దీన్ని సరిగ్గా చూడగలరా అని నాకు తెలియదు ఇది కెమెరాతో అమర్చబడిన కెమెరా ఇది కెమెరా అని మీరు చూడవచ్చు మరియు ఈ యుఎవి విమానంలో ఉన్నప్పుడు చిత్రాలను సేకరించడానికి కెమెరాలతో అమర్చవచ్చు ఈ ప్రత్యేకమైన యుఎవి చెయ్యవచ్చు మరియు ఈ కెమెరా వేర్వేరు పంట పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వ్యవసాయ క్షేత్రాల మీదుగా ప్రయాణించేటప్పుడు చిత్రాలను సేకరించగలదు నేను మీకు చెప్తున్నప్పుడు ఇది మా ప్రయోగశాలలో ఉన్న ఒక వ్యవసాయ యుఎవి మేము ఈ యుఎవిని పంట డేటాను సేకరించడానికి మరియు వ్యవసాయ క్షేత్రాల నుండి ఉపయోగిస్తాము కాబట్టి ఇలా ఇతర భాగాలు ఉన్నాయి కాబట్టి ఈ కెమెరా ప్రాథమికంగా ఈ డేటాను పంపుతుంది ఈ డేటాను ఇలాంటి మొబైల్ ఫోన్కు పంపవచ్చు కాబట్టి మా ల్యాబ్లో ఐఐటి ఖరగ్పూర్లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న స్వాన్ ల్యాబ్లో మేము యుఎవిలతో చాలా పని చేస్తాము మేము UAV లు నెట్వర్క్ UAV ల రూపకల్పనలను చేస్తాము వివిధ రంగాలలో వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ నిఘా మొదలైన వాటిలో వివిధ అనువర్తన స్థాయి సవాళ్లను పరిష్కరించే అవసరాలను కూడా మేము తీరుస్తాము కాబట్టి మేము UAV లను ఉపయోగించి చాలా పరిశోధనలు చేస్తాము కాబట్టి యుఎవి ఎలా ఉందో మీకు చూపించే అవకాశంగా దీనిని తీసుకుందాం అని అనుకున్నాను కాబట్టి ఇది నా ప్రయోగశాల నుండి నేను మీ కోసం తీసుకువచ్చిన నమూనా UAV ఈ ప్రత్యేకమైన UAV కొన్ని వ్యవసాయ పర్యవేక్షణ అనువర్తనానికి క్యాటరింగ్ కోసం ఈ యుఎవి వ్యవసాయ క్షేత్ర చిత్రాలను తీసే వ్యవసాయ చిత్రాల కోసం ఉపయోగిస్తాము కాబట్టి ఈ ప్రత్యేకమైన చిత్రం UAV ఒక క్వాడ్కాప్టర్ కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా 4 ప్రొపెల్లర్లు ఉన్నాయి 1 2 3 మరియు 4 4 ప్రొపెల్లర్లు ఉన్నాయి కాబట్టి ఇది క్వాడ్కాప్టర్ UAV లు తప్పనిసరిగా క్వాడ్కాప్టర్లుగా ఉండవలసిన అవసరం లేదు UAV లు వివిధ రకాలుగా ఉండవచ్చు అక్కడ చాలా రకాల యుఎవిలు ఉన్నాయి UAV లు 6 వేర్వేరు ప్రొపెల్లర్లను కలిగి ఉన్న హెక్సాకాప్టర్లు కావచ్చు ఆక్టోకాప్టర్లు 8 ప్రొపెల్లర్లు కావచ్చు కాబట్టి ఇది ఏ రకమైన యుఎవితో సంబంధం లేకుండా యుఎవిలను పర్యవేక్షించవచ్చు లేదా యుఎవిలను కొన్ని రిమోట్ కంట్రోల్ పరికరాన్ని ఉపయోగించి అమలు చేయవచ్చు ఇది చాలా సాధారణం మరియు రిమోట్గా పనిచేసే ఈ యుఎవిలు మార్కెట్లో చాలా సాధారణం మీరు వెళ్లి యుఎవిని కొనుగోలు చేసినప్పుడు మీరు ఎక్కువగా రిమోట్ కంట్రోల్ను పొందుతారు కాబట్టి ఈ ప్రత్యేకమైన UAV రిమోట్ కంట్రోల్డ్ కాదు ఇది ఆటోమేటెడ్ UAV పూర్తిగా ఆటోమేటెడ్ UAV కాబట్టి ఈ ప్రత్యేకమైన యుఎవికి రిమోట్ కంట్రోల్ అవసరం లేదు కాబట్టి ఈ యుఎవిని ఆపరేట్ చేయడానికి రిమోట్ కంట్రోల్ లేదు కాబట్టి తిరిగి వెళుతున్నప్పుడు నేను ఈ క్వాడ్కాప్టర్ గురించి 4 వేర్వేరు ప్రొపెల్లర్లను కలిగి ఉన్నాను కాబట్టి రెండు సెట్ల ప్రొపెల్లర్లు ఉన్నాయి ప్రొపెల్లర్ల యొక్క ఒక సెట్ ఇది ఇది ఒకటి మరియు ఇది ఒకటి అవి అపసవ్య దిశలో తిరుగుతాయి అయితే మరొకటి ఈ రెండు సవ్యదిశలో తిరుగుతాయి కాబట్టి ఈ ప్రొపెల్లర్ల యొక్క అపసవ్య దిశలో మరియు సవ్యదిశలో తిరిగే కలయిక కారణంగా UAV యొక్క లిఫ్ట్ జరుగుతుంది కాబట్టి యుఎవి భూమి నుండి పైకి లేచి ఫ్లైట్ కోసం వెళుతుంది లిఫ్ట్ జరగడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి అపసవ్య దిశలో మరియు సవ్యదిశలో కదలిక ప్రాథమికంగా ఈ UAV ని ఎత్తివేస్తుంది ఇప్పుడు ఈ యుఎవిలు మరియు వాటి ప్రొపెల్లర్లు ప్రాథమికంగా మోటార్లు ద్వారా శక్తిని పొందుతాయి ఈ ప్రొపెల్లర్లు తిరిగేలా చేసే వివిధ మోటార్లు ఉన్నట్లు అర్ధంలో శక్తినిస్తాయి కాబట్టి 4 ప్రొపెల్లర్లు ఉన్నాయి 4 మోటార్లు ఈ మోటార్లు వేర్వేరు స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి వీటిలో కొన్ని మోటార్లు అధిక స్పెసిఫికేషన్ కలిగి ఉంటాయి కాబట్టి మెరుగైన థ్రస్ట్ కోసం పేలోడ్ను ఎత్తడానికి వారు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కొన్ని మోటార్లు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అవసరాలను బట్టి ఈ మోటార్లు వేర్వేరు సామర్థ్యాన్ని ఈ యుఎవిల కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ మోటారు ఎలా ఉందో చూపించడానికి నాలుగు వేర్వేరు మోటార్లు ఉన్నాయి కాబట్టి ఇది మోటారు కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఈ ఎరుపు రంగు ఒకటి మోటారు కాబట్టి ఇది ఈ మోటారు ఇది ఈ మోటారు ఎందుకంటే మీరు ఇక్కడ ఇలా చూడవచ్చు కాబట్టి ఇది ఈ ప్రొపెల్లర్ మరియు దాని క్రింద ఈ మోటారు ఉంది కాబట్టి ఇలా నాలుగు వేర్వేరు మోటార్లు ఉన్నాయి ఇప్పుడు యుఎవి యొక్క ఇతర భాగాలను మీకు చూపిస్తాను ఈ మొత్తం యుఎవి పనిచేయడానికి శక్తినివ్వాలి కాబట్టి ఈ యుఎవిలకు శక్తినిచ్చే వివిధ బ్యాటరీలు ఉన్నాయి ఇది అలాంటి బ్యాటరీ కాబట్టి దీనిని లిపో బ్యాటరీ అని పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన బ్యాటరీ మీడియం శక్తివంతమైనది అంటే ఇది చాలా శక్తివంతమైనది కాదు కానీ ఇది ఈ యుఎవిలను చాలా నిమిషాలు ఎగురుతుంది కాబట్టి ఈ లిపో బ్యాటరీలు ఈ యుఎవిలను 7 8 10 నిమిషాలు 14 నిమిషాలు మరియు చాలా నిమిషాలు ఎగరడానికి మంచివి కాబట్టి ఈ బ్యాటరీలు కాబట్టి ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యిందని నేను మీకు చూపించగలను కాబట్టి ఈ బ్యాటరీలలోని ఛార్జ్ కంటెంట్ ఎంత ఉందో కూడా ఈ సహాయంతో పరీక్షించవచ్చు పరికరం మీరు చూడగలిగినట్లుగా ఇది మీకు ఛార్జ్ కంటెంట్ ఎంత ఎంత ఇస్తుంది వోల్ట్లు కాబట్టి ఇది సహాయంతో చేయవచ్చు ఈ ప్రత్యేక పరికరం సహాయంతో పరీక్ష చేయవచ్చు కాబట్టి ఈ బ్యాటరీ ఈ యుఎవికి జతచేయబడింది కాబట్టి ఇది ఇలా జతచేయబడుతుంది నేను ఇప్పుడు చేయడం లేదు కానీ దీన్ని దీనికి జతచేయవచ్చు మరియు బ్యాటరీతో పాటు యుఎవి ఎగురుతుంది మరియు ఈ యుఎవికి తెలివైన పరికరం కూడా ఉంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఇక్కడ ముగిసింది ఇది కోరిందకాయ పై కాబట్టి ఇది ఈ కోరిందకాయ పై మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఈ కోరిందకాయ పై కాబట్టి కోరిందకాయ పై ఈ లోపల ఉంది కాబట్టి ఈ ప్రత్యేక పరికరం ఈ కోరిందకాయ పై కొన్ని స్థానిక ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక చిన్న కంప్యూటర్ మరియు ఇది చేయగలదు అప్లికేషన్ నిర్దిష్ట అవసరాలను బట్టి కొన్ని ప్రాసెసింగ్ చేయండి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన యుఎవి వ్యవసాయ వ్యవసాయ ఇమేజరీ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది కాబట్టి వ్యవసాయ ఇమేజరీ అవసరాలు కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఈ కెమెరా ఉంది దానికి అమర్చిన కెమెరా ఉంది ఇది ఈ కెమెరా మరియు ఈ కెమెరా ప్రాథమికంగా ఫీల్డ్ యొక్క చిత్రాలను పైనుండి తీసుకుంటుంది మరియు వీటిలో కొన్ని స్థానికంగా ప్రాసెస్ చేయవచ్చు ఈ కోరిందకాయలో మరియు మరొకటి క్లౌడ్కు పంపవచ్చు మరియు ఇది ఈ కెమెరా మరియు ఈ కెమెరా మరియు చిత్రాలను కూడా తిరిగి పొందవచ్చు లేదా మీ మొబైల్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లలో ఏమి పొందవచ్చు కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిన కొన్ని అనువర్తనాలు ఉన్నాయి ఇవి ఈ మొబైల్ ఫోన్లో తీసిన గ్రౌండ్ ఇమేజ్లను లేదా ఇతర రిమోట్ పరికరాలను కూడా చూడగలవు ఈ కెమెరా ద్వారా తిరిగి పొందబడిన గ్రౌండ్ ఇమేజెస్ కూడా చూపించగలవు కాబట్టి ఈ ప్రత్యేకమైన కెమెరా మరో బాహ్య విద్యుత్ వనరును ఉపయోగించి మళ్లీ శక్తినిస్తుంది ఇది పవర్ బ్యాంక్ మరియు ఈ కెమెరాకు శక్తినిచ్చే అదనపు పవర్ బ్యాంక్ మరియు మీ వద్ద ఉన్నది ఈ యుఎవి విమానంలో ఉన్నప్పుడు జిపిఎస్ స్థానం పొందడానికి జిపిఎస్ పరికరం జిపిఎస్ స్థానాన్ని డైనమిక్గా పొందడం ఈ ప్రత్యేకమైన పరికరం మీకు సహాయపడుతుంది మరియుఈ GPS క్రింద ఈ APM కంట్రోలర్ ఉంది మరియు ఈ కంట్రోలర్ ప్రాథమికంగా ఈ వేర్వేరు మోటారులను ఆపరేట్ చేస్తుంది లేదా నియంత్రిస్తుంది కాబట్టి ఈ APM కంట్రోలర్ APM కంట్రోలర్ సహాయంతో ఈ UAV ల యొక్క మోటారును మాత్రమే చేయదు కాబట్టి యుఎవి ఎలా ఉంటుందో మరియు నేను మీకు దీన్ని చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఈ యుఎవిలు ఎలా ఉన్నాయో మరియు అవి ఎలా కనిపిస్తాయనే దాని గురించి మీరు ఒక ఆలోచనను పొందవచ్చు మరియు తరువాత యుఎవిలను ఉపయోగించి మేము చాలా పరిశోధనలు చేస్తామని నేను మీకు చెప్పినట్లుగా మేము చేసే ఆసక్తికరమైన పనిని మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మన వద్ద ఉన్న కొన్ని యుఎవి ఆధారిత ప్రయోగాలను చూపిద్దాం ఇది ఈ వ్యవసాయ క్షేత్రం ఇక్కడ మేము వ్యవసాయ క్షేత్రం కాదు క్షమించండి ఇది మా క్యాంపస్కు చిన్న శివార్లలో ఉన్న క్షేత్రం ఇది ప్రాథమికంగా హెలిప్యాడ్ కోసం ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఒక హెలిప్యాడ్ మరియు మేము ఇక్కడ చేసే కొన్ని ప్రయోగాలు చిన్న తరహా తక్కువ విమాన ప్రయోగాలు చేస్తాము మరియు ఇది ఈ యుఎవి ఇది విమానంలో ఉంది ఇది గాలిలో ఎగురుతోంది మరియు ఒక ప్రొపెల్లర్ల అపసవ్య దిశలో తిరుగుతున్నాయని మీరు జాగ్రత్తగా గమనించవచ్చు మరొక సెట్ సవ్యదిశలో తిరుగుతోంది ఈ యుఎవిలు ఈ విధంగా ఎగురుతాయి ఇది నేను మీకు చూపించిన యుఎవికి ఉదాహరణ ఇది ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుంది మరియు మీరు ఈ యుఎవితో ఏమి చేస్తున్నారో బట్టి మీరు చిత్రాలను తీయవచ్చు మీరు వేర్వేరు సెన్సార్ డేటాను సంగ్రహించవచ్చు కాబట్టి పరిశ్రమ వాతావరణంలో మీకు కొంత అవసరం కనుక ఇది జరగవచ్చు మీరు గ్యాస్ ఏకాగ్రత గురించి వేర్వేరు డేటాను సంగ్రహించాలి ఒక పారిశ్రామిక కర్మాగారంలో మీథేన్ కార్బన్ మోనాక్సైడ్ మొదలైన విష వాయువులు వాటి ఏకాగ్రత మొదలైన వాయువులు కావచ్చు మీరు ఈ యుఎవిలను ఉపయోగించవచ్చు కానీ ఆ యుఎవిలు ఇండోర్ యుఎవిలుగా ఉండబోతున్నాయి ఇండోర్ UAV లు మరియు బహిరంగ UAV లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇది బహిరంగ UAV కానీ పారిశ్రామిక ప్లాంట్ల యొక్క పారిశ్రామిక ఇండోర్ పర్యవేక్షణ కోసం ఇండోర్ UAV లను ఉపయోగించవచ్చు మరియు ఈ యుఎవిలను వేర్వేరు సెన్సార్లతో అమర్చవచ్చు మరియు యుఎవి విమానంలో ఉందని మీరు బాగా పర్యవేక్షించాలనుకుంటున్న దాన్ని బట్టి ఈ సెన్సార్లు వివిధ రకాలుగా ఉండవచ్చు కాబట్టి ఇది వేర్వేరు గ్యాస్ సెన్సార్లు కావచ్చు ఉష్ణోగ్రత సెన్సార్ కావచ్చు వివిధ రకాలైన సెన్సార్లను ఈ యుఎవిలకు అమర్చవచ్చు కాబట్టి ఇది అలాంటి ఒక విమానం ఆ UAV ని మీకు చూపించనివ్వమని నేను మీకు చూపించాను కాబట్టి మేము ఈ యుఎవిలను వ్యవసాయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నామని నేను మీకు చెప్పాను కాబట్టి ఇది ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రం మరియు ఈ యుఎవి ప్రాథమికంగా వేర్వేరు చిత్రాలను తీయడంలో సహాయపడుతుంది మరియు మొబైల్ రిలే నోడ్ లాగా కూడా పనిచేస్తుంది ఇది ఈ యుఎవి ద్వారా వేర్వేరు బేస్ స్టేషన్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది మా వ్యవసాయ క్షేత్రం మరియు ఈ యుఎవి ఈ వ్యవసాయ క్షేత్రం నుండి విభిన్న చిత్రాలను ఎగురుతూ మరియు సంగ్రహిస్తోంది ఒకదానితో ఒకటి ఎగురుతూ ఉంటాయి ఇది మా ప్రయోగశాల నుండి కూడా మేము చేసిన కొన్ని ప్రయోగాలు ఇవి యూట్యూబ్లో ఉన్నాయి మీరు మరింత శోధించాలనుకుంటే మీరు మా ల్యాబ్ పేరు స్వాన్ ల్యాబ్ యుఎవిలతో శోధించవచ్చు కాబట్టి మేము తరచూ చేసే పరీక్ష యొక్క విభిన్న వీడియోలను మీరు చూడగలరు కాబట్టి ఈ రెండు యుఎవిలు ఇది ఒక చిన్న నెట్వర్క్ ఈ రెండు యుఎవిలు ఒకదానితో ఒకటి మాట్లాడగలవు మరియు ఒక పాయింట్ నుండి మరొకదానికి సమాచారాన్ని పంపించగలవు కాబట్టి ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి మా చర్చలను కొనసాగించనివ్వండి అందువల్ల పరిశ్రమలో యుఎవిలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని నేను మీకు చెప్తున్నాను పారిశ్రామిక విద్యుత్ ప్లాంట్లలో వివిధ పారిశ్రామిక అమరికలలో పరిస్థితులను వివిధ రకాల పరిస్థితులను పర్యవేక్షించడంలో యుఎవిలు సహాయపడతాయి పరిశ్రమలలోని ప్రాంతాలను చేరుకోవడంలో యుఎవిలు సహాయపడతాయి మానవులకు వెళ్ళడానికి ప్రమాదకరంగా ఉండవచ్చు యుఎవిలు ఉత్పాదక కర్మాగారంలో వేర్వేరు యూనిట్ల యొక్క విభిన్న చిత్రాలను సంపాదించడానికి వేర్వేరు డేటాను సేకరించడంలో సహాయపడతాయి ఉదాహరణకు చిమ్నీలు మీకు కాబట్టి చివరిది ప్రాథమికంగా UAV ల యొక్క చిన్న నెట్వర్క్ ఇప్పుడు నేను మీకు రెండు UAV లను చూపిస్తాను తెలిసినట్లుగా చిమ్నీలను యాక్సెస్ చేసే చిమ్నీలు ఆ చిమ్నీలను యాక్సెస్ చేసే ఎగ్జాస్ట్ వాయువులను విసిరే చిమ్నీలు చాలా కష్టం కాబట్టి ఈ చిమ్నీల నిర్వహణ కోసం చిత్రాలను మరింత సమర్థవంతంగా సేకరించడంలో యుఎవిలు సహాయపడతాయి మరియు నిర్వహణను మోయవలసి వచ్చినప్పుడు ఎంత నిర్వహణ అవసరమో అర్థం చేసుకోవడానికి ఈ చిమ్నీల నుండి చిత్రాలను సులభంగా సేకరించవచ్చు ఆన్ మరియు మొదలైనవి కాబట్టి అదేవిధంగా ఈ చిమ్నీల చుట్టూ ఉన్న పరిసర పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ యుఎవిలను వేర్వేరు సెన్సార్లతో అమర్చవచ్చు కాబట్టి నియంత్రణ కోసం చిత్రాలను సంపాదించడానికి సెన్సింగ్ కోసం UAV ల యొక్క విభిన్న అనువర్తనాలు ఉన్నాయి మరియు మరెన్నో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు త్వరగా వెళ్లి వేరే కొన్ని ఇతర భావనల ద్వారా మిమ్మల్ని నడుపుతాను UAV ల పరివర్తన యొక్క 7 తరాలు ఇవి అంటే యుఎవిలు 7 తరాల ద్వారా వెళ్ళాయి కాబట్టి మొదటి తరం UAV లు వేర్వేరు రూపాల యొక్క ప్రాథమిక రిమోట్ నియంత్రణను కలిగి ఉన్నాయి తరువాత రెండవ తరం UAV లు వచ్చాయి వీటిలో స్టాటిక్ డిజైన్ కెమెరా మౌంటు కోసం ఫిక్సింగ్ పరికరం స్టిల్ ఫోటోగ్రఫీ వీడియో రికార్డింగ్ మాన్యువల్ స్టీరింగ్ కంట్రోల్ మరియు మొదలైనవి ఈ తరానికి చెందిన రెండవ తరం ఈ యుఎవిలు మూడవ తరం నాల్గవ తరం ఐదవ తరం ఆరవ తరం సంవత్సరాలలో అభివృద్ధి చెందాయి మరియు ప్రస్తుతం మనకు ఏడవ తరం యుఎవి ఉంది అవి తెలివైనవి ఇవి వేర్వేరు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ పూర్తి స్వయంప్రతిపత్తి వ్యవస్థలను కలిగి ఉన్నాయి విభిన్న విషయాలు కాబట్టి ప్రస్తుతం మేము యుఎవి టెక్నాలజీ పరివర్తన యొక్క ఏడవ తరం లో ఉన్నాము UAV లు వేర్వేరు పరిశ్రమలలో ఉపయోగించబడుతున్నాయని నేను మీకు చెప్తున్నాను వ్యవసాయ పరిశ్రమ నిర్మాణ సైట్లలో మైనింగ్ పరిశ్రమ టెలికమ్యూనికేషన్ పరిశ్రమకు శక్తి నిర్వహణ వివిధ మారుమూల ప్రాంతాల మధ్య కనెక్టివిటీని అందించడానికి UAV లను ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు ఇప్పటికే లేని చోట రెండు వేర్వేరు పాయింట్ల మధ్య కనెక్టివిటీని అందించడానికి UAV లను ఉపయోగించవచ్చు యుఎవిలకు పౌర రంగంలోనే కాదు సైనిక రంగంలో కూడా చాలా దరఖాస్తులు ఉన్నాయి వేర్వేరు మిషన్ల సైనిక కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి యుఎవిలను ఉపయోగించవచ్చు వివిధ నిఘా సర్వేలు మరియు నిఘా కార్యకలాపాలను నిర్వహించడానికి యుఎవిలను మిలటరీలో ఉపయోగించవచ్చు కాబట్టి ఇతర పరిశ్రమలలో కూడా యుఎవిలను ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ చమురు మరియు గ్యాస్ గిడ్డంగులు మరియు జాబితా అటవీ మరియు వినోద పరిశ్రమలను ఉపయోగించవచ్చు యుఎవిలు అనువర్తనాలను కనుగొనే వివిధ పరిశ్రమల పేర్లు ఇవి కాబట్టి వ్యవసాయంలో యుఎవిలు విభిన్న అనువర్తనాలు ఉన్నాయి మరియు ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయంలో యుఎవిల వాడకం చాలా అవసరం చాలా అవసరం వివిధ పరిశోధనా ప్రయోగశాలల నుండి అకాడెమిక్ రీసెర్చ్ ల్యాబ్లలో మరియు చాలా భిన్నమైన ప్రయత్నాలు ఉన్నాయి యుఎవిలపై వ్యవసాయ అనువర్తనాలపై దృష్టి సారించే స్టార్టప్ కంపెనీలు చాలా ఉన్నాయి వ్యవసాయంలోని యుఎవిలు వ్యవసాయ చిత్రాలను పొందడానికి పంటల పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక నిర్దిష్ట పంటను వివిధ మార్గాల్లో నొక్కిచెప్పారో లేదో పర్యవేక్షించడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి ఈ యుఎవిల ద్వారా సేకరించిన ఈ చిత్రాల పైన చాలా విశ్లేషణలు సూపర్మోస్ చేయవలసి ఉంటుంది ఇలా UAV లు పేలోడ్లను ఒక పాయింట్ నుండి మరొకదానికి పంపడంలో కూడా సహాయపడతాయి వ్యవసాయంలో యుఎవిలు వ్యవసాయ క్షేత్రంలో పురుగుమందుల పిచికారీ చేయడంలో మీకు సహాయపడతాయి కాబట్టి యుఎవిలు ఎరువులు పిచికారీ చేయడంలో కూడా సహాయపడతాయి యుఎవిలు వ్యవసాయంలో వివిధ పనులను చేయగలవు కాబట్టి వ్యవసాయ పరిశ్రమలలో యుఎవిల వాడకం ఇది వ్యవసాయంలో యుఎవిల యొక్క ఇతర ఇతర ఉపయోగాలు చాలా ఉన్నాయి ప్రత్యేకించి మీరు ఈ యుఎవిలను కెమెరాతో మౌంట్ చేస్తే ఈ కెమెరాలు మరియు స్టాటిక్ ఇమేజెస్ లేదా రియల్ టైమ్ వీడియో ఇమేజెస్ సంగ్రహించిన చిత్రాలు ఇవన్నీ విశ్లేషించబడతాయి మరియు వాటి పంట పరిస్థితి గురించి సమర్థవంతంగా నిర్ణయం తీసుకోవచ్చు మరియు సేకరించిన ఈ చిత్రాల ఆధారంగా తీసుకోవలసిన అవసరమైన చర్య సేకరించిన డేటా తయారు చేయవచ్చు నిర్మాణ స్థలాలను పర్యవేక్షించడానికి మరియు ఏదైనా ప్రమాదం ఉందా నిర్మాణ పరంగా ఎంత పురోగతి ఉందో పని యొక్క పురోగతిని పర్యవేక్షించటానికి ఉపయోగించవచ్చు భద్రతా ప్రమాణాలు భద్రత ఈ భిన్నమైన చర్యలు తీసుకుంటున్న చర్యలు ఈ నిర్మాణ సైట్లలోని కార్మికులు ఇవన్నీ చేయవచ్చు నిర్మాణ నిర్మాణాల పరిశీలన నిరంతరం చేయవచ్చు రిమోట్గా ఈ పర్యవేక్షణ నిజ సమయంలో నిరంతర పద్ధతిలో చేయవచ్చు శక్తి నిర్వహణ కోసం UAV లను కూడా ఉపయోగించవచ్చు విద్యుత్ ప్రసార మార్గాలను పర్యవేక్షించడానికి UAV లను ఉపయోగించవచ్చు కాబట్టి విద్యుత్ ప్రసార మార్గాల యొక్క ఆవర్తన పర్యవేక్షణ సాధారణంగా జరుగుతుంది మరియు ఇది మానవీయంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రసార మార్గాల యొక్క నిజ సమయ నిరంతర పర్యవేక్షణ చేయడానికి UAV లను ఉపయోగించవచ్చు మైనింగ్ రంగంలో కూడా యుఎవిల ఉపయోగం చాలా ఉంది ముఖ్యంగా ఓపెన్కాస్ట్ గనులలో బహిరంగ యుఎవిల వాడకం చాలా సాధారణం ఇండోర్ గనుల కోసం UAV లను కూడా ఉపయోగించవచ్చు అంటే కానీ ఆ UAV ల యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి యుఎవిల ఇండోర్ మైనింగ్ వాడకానికి మైనింగ్ రంగం యొక్క అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఇండోర్ యుఎవిలు అవసరమవుతాయి కాని మైనింగ్ రంగంలో ఇది ఓపెన్ కాస్ట్ లేదా ఇండోర్ గనులు అయినా యుఎవిలను నిఘా కోసం వివిధ విషయాలను పర్యవేక్షించడానికి ఉపయోగించవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి నిర్వహిస్తున్న కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించడానికి లోహాలు లేదా ఖనిజాల యొక్క ఖనిజాల వెలికితీత ఎంత వెలికితీత మరియు వెలికితీత జరుగుతుందో సైట్ను అన్వేషించడానికి కాబట్టి బొగ్గు మొదలైన ఈ ఖనిజాల వెలికితీతలను స్వయంప్రతిపత్త స్వయంచాలక సమర్థవంతమైన పర్యవేక్షణ చేయవచ్చు మైనింగ్ రంగంలో యుఎవిల వాడకానికి భిన్నమైన ఇతర అనువర్తనాలు ఉన్నాయి ఆరోగ్య సంరక్షణ రంగం మరియు delivery షధ పంపిణీ మొదలైన వాటి కోసం కూడా యుఎవిలను ముఖ్యంగా తృతీయ సంరక్షణ ఆసుపత్రి నుండి మా దేశంలో delivery షధ పంపిణీలో ఉపయోగించవచ్చు ఇది ఇప్పటికే చాలా సౌకర్యాలు వివిధ drugs షధాల చాలా సౌకర్యాలు కలిగి ఉంది యుఎవిలను తృతీయ సంరక్షణ ఆసుపత్రి నుండి రిమోట్ ప్రైమరీ కేర్ హాస్పిటల్ గ్రామ ఆసుపత్రికి పంపవచ్చు అక్కడ మందులు ఉండవు కాబట్టి ఈ విధంగా వేర్వేరు వ్యాక్సిన్ మందులు మొదలైనవి అవసరాన్ని బట్టి నిర్దిష్ట అవసరాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయవచ్చు టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో కూడా యుఎవిలు కనెక్టివిటీకి సహాయపడతాయి యుఎవిలు ఏరియల్ గేట్వేల లాగా ఉండవచ్చు అవి ఏరియల్ గేట్వేలు లేదా ఏరియల్ యాక్సెస్ పాయింట్స్ లాగా పనిచేయగలవు ఇవి రెండు వేర్వేరు పాయింట్లను కనెక్ట్ చేయడంలో సహాయపడతాయి లేకపోతే అవి వాటి పరిధిలో ఉండకపోవచ్చు కాబట్టి ఎగురుతున్న యుఎవిల సహాయంతో ఆ రకమైన కనెక్టివిటీని అందించడం సాధ్యమవుతుంది చమురు మరియు గ్యాస్ రంగంలో అలాగే లీకేజీలను గుర్తించడానికి సేకరించడానికి పైప్లైన్ పర్యవేక్షణ కోసం పంపిణీ నెట్వర్క్ గురించి చిత్రాలు UAV ల సహాయంతో చేయవచ్చు అదేవిధంగా నిర్మాణ ప్రణాళిక మానవశక్తి అవసరాన్ని తగ్గించడం ఈ రసాయన కర్మాగారాలను లేదా చమురు మరియు గ్యాస్ ప్లాంట్లను వాటి యంత్రాలను పర్యవేక్షించడం అవి నడుస్తున్న స్థితిలో ఉన్నప్పుడు కాబట్టి రిమోట్ పద్ధతిలో ఆ పరికరాలను పర్యవేక్షించడం ఈ విభిన్న యుఎవిల సహాయంతో చేయవచ్చు గిడ్డంగి మరియు జాబితా నియంత్రణ కోసం అలాగే UAV లను ఉపయోగించవచ్చు UAV లను వేర్వేరు గిడ్డంగులలో ఉపయోగిస్తారు ఇండోర్ UAV లను ప్రత్యేకంగా వేర్వేరు గిడ్డంగులలో వేర్వేరు అల్మారాలు ఆ గిడ్డంగులలో పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఆ గిడ్డంగులలో ఉన్న జాబితా కాబట్టి ఈ పనులన్నీ ఇండోర్ యుఎవిల సహాయంతో చేయవచ్చు అటవీ అనువర్తనాల కోసం అటవీ సర్వే ఖచ్చితమైన అటవీ పందిరి మ్యాపింగ్ అడవి మంట డిటెక్షన్ ట్రాకింగ్ అడవి మంటల వేగాన్ని పర్యవేక్షించడం ఒక అడవి మంట ఇప్పటికే జరిగితే మానవశక్తి మరియు వనరులు అటవీ వనరులు అటవీ రేంజర్లను ఆదా చేసే అంతరించిపోతున్న జాతులను రక్షించడం యుఎవిల సహాయంతో వారు ఈ అడవుల పరిస్థితిని పర్యవేక్షించగలరు అక్కడ ఉన్న వన్యప్రాణుల జాతులు మరియు ఈ మొక్కల యొక్క పెరుగుదలను UAV ల సహాయంతో మరింత సమర్థవంతంగా పర్యవేక్షించగల వివిధ మొక్కలు కాబట్టి అటవీ పర్యావరణం అటవీ మరియు పర్యావరణంలో వేర్వేరు ఇతర అనువర్తనాలు కూడా ఉన్నాయి ఈ విభిన్న యుఎవిలను వివిధ రకాల సెన్సార్లు ఉష్ణోగ్రత సెన్సార్ లేదా ప్రెజర్ సెన్సార్ లేదా ఇతర వాయు నాణ్యత పర్యవేక్షణ సెన్సార్లతో అమర్చడం ద్వారా పర్యావరణ పర్యవేక్షణ కూడా వీటిని కలిగి ఉంటుంది విభిన్న UAV లు విభిన్న చిత్రాలు ఇమేజ్ ఫ్రేమ్లు మొదలైనవాటిని సంగ్రహించడం కాబట్టి పర్యావరణం మరియు కాలుష్యం మొదలైనవాటిని అర్థం చేసుకోవడం ఈ యుఎవిల సహాయంతో ఈ పనులన్నీ కూడా చేయవచ్చు షిప్పింగ్ మరియు డెలివరీ ఇది చాలా సాధారణ అనువర్తనాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కొరియర్ కంపెనీలు వారు యుఎవిలను ఉపయోగిస్తున్నారు ప్రాథమికంగా వేర్వేరు ప్యాకేజీలను ఒక పాయింట్ నుండి మరొకదానికి పంపిణీ చేస్తారు కాబట్టి కొరియర్ కంపెనీలు కూడా యుఎవిలను ఉపయోగిస్తున్నాయి కాబట్టి UAV లను రవాణా చేయడం మరియు పంపిణీ చేయడం ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఈ విభిన్న కార్యకలాపాలన్నింటికీ చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు ఇవి ఈ రకాలు ఈ యుఎవిల గురించి మరింత అవగాహన పొందడానికి ఈ తేడాలు మీకు సహాయపడతాయి యుఎవిల యుఎవి విమానాల వాడకం నేను మీకు చూపించినదానికంటే మించి మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు యూట్యూబ్లో చాలా విభిన్న వీడియోలను కనుగొనవచ్చు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే యుఎవి ప్రాజెక్టులలో మీరు ప్రారంభించడానికి మీరు కనుగొనగలిగే ఆన్లైన్ ట్యుటోరియల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ముఖ్యమైనది ఏమిటంటే ఈ ప్రత్యేక కోర్సు సందర్భంలో యుఎవిలు ప్రయోజనకరంగా ఉండే మంచి పారిశ్రామిక వినియోగ కేసుల గురించి ఆలోచించండి ఆపై ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రయత్నించండి మరియు మీరు పారిశ్రామిక సమస్యలను పరిష్కరించగలరా అని చూడటానికి ప్రయత్నించండి బహుశా మీరు ఒక పరిశ్రమ నుండి వస్తున్నట్లయితే మీరు మీరే కొన్ని ప్రక్రియలలో పాల్గొనవచ్చు బహుశా మీరు ఒక తయారీ కర్మాగారం నుండి వస్తున్నట్లయితే మీరు పనిచేస్తున్న మీ ప్రత్యేక పరిశ్రమలో ఇప్పటికే కొన్ని అవసరాలు ఉండవచ్చు అటువంటి సవాలును గుర్తించడానికి ప్రయత్నించండి మరియు మీరు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యను ప్రాథమికంగా పరిష్కరించడానికి మీరు UAV పరిష్కారాన్ని తీసుకురాగలరా అని చూడండి కాబట్టి నేను మీకు చెప్పినట్లుగా ఒకే యుఎవిలు ఒక సమస్య బహుళ యుఎవిలు కలిగివుంటాయి ఇవి ప్రాథమికంగా సహకరించుకుంటాయి ఒక నిర్దిష్ట పనిని నెరవేర్చడానికి ఒకదానికొకటి సహకరించుకుంటాయి ఇండోర్ మరియు అవుట్డోర్ యుఎవిలు అని నేను మీకు చెప్పాను నేను బహిరంగ యుఎవిల గురించి ఎక్కువగా మాట్లాడాను మీరు ప్రాథమికంగా బహిరంగ యుఎవిలు ఇండోర్ యుఎవిలు మరియు వాటి రూపకల్పన కార్యకలాపాలు మొదలైనవి ఇది పూర్తిగా భిన్నమైన బాల్గేమ్ అందువల్ల మీ అవసరాలను బట్టి మీరు ఇండోర్ యుఎవిలు లేదా అవుట్డోర్ యుఎవిలపై దృష్టి పెట్టాలనుకోవచ్చు అవుట్డోర్ యుఎవిలతో పనిచేయడం ఇండోర్ యుఎవిలతో పనిచేయడం కంటే కొంచెం సులభం కాబట్టి దీనితో మనం ముగింపుకు వస్తాము కాబట్టి యుఎవిలపై ఈ చివరి ఉపన్యాసం భూగోళ ఐయోటికి మించి మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు నేను కోరుకున్నది భూసంబంధమైన నుండి వైమానిక IoT డొమైన్కు మిమ్మల్ని విస్తరించండి మరియు విభిన్న కార్యకలాపాలు విభిన్న పనులు వేర్వేరు పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి UAV లు ఎలా సహాయపడతాయో చూడండి వేర్వేరు పనులను వేర్వేరు యంత్రాలను నియంత్రించడాన్ని పర్యవేక్షించండి దీనితో మరింత సమర్థవంతంగా మేము అంతం చేస్తాము ఇవన్నీ ఈ ఇతర విభిన్న సూచనలు ధన్యవాదాలు